నేటి ఉపన్యాసంలో మనము సమీక్షతో ప్రారంభిస్తాము మీరందరూ కోర్సులో ఏదో ఒక టైంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ గురించి చదివారు కాబట్టి మీకు ఇది సులభంగా ఉంటుంది కాబట్టి మనం చూసే అంశాలు మాక్స్వెల్ ఈక్వేషన్లతోMaxwell's equations ప్రారంభమవుతాయి మరియు తర్వాత మనం బౌండరీ కండిషన్లకు వెళ్తాము కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరించవచ్చని మీ అందరికీ తెలుసు మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్లను తెలుసుకోవడమే కాకుండా బౌండరీ కండీషన్స్ అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ రెండూ అవసరమే ఇప్పుడు మనం పవర్ పాయింటింగ్ వెక్టార్ లాంటి కాన్సెప్ట్లు చూద్దాం మరియు కొన్ని సిద్ధాంతాలు మీరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చూడనివి చూస్తారు ఇది ప్రత్యేకత మరియు సమానత్వ సిద్ధాంతాల గురించి కాబట్టి ఈ ఉపన్యాసంలో మరియు కోర్సులో మన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే భౌతిక పరిమాణాల కరెంట్లు మరియు ఛార్జీల కోసం వ్రాయబడిన ఈక్వేషన్స్గణిత పద్ధతిలో సాధారణీకరించడానికి ప్రయత్నిస్తాము అది మీకు మరింత శక్తిని ఇస్తుంది ఆ ఈక్వేషన్స్ ఎల్లప్పుడూ భౌతిక అర్థాన్ని కలిగి ఉండకపోవచ్చు కానీ దాని నుండి మనకు లభించే గణిత శక్తి కొన్ని సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది మరియు ఉదాహరణకు ఈక్వివాలెన్స్ సిద్ధాంతం కాబట్టి మీ అందరికీ తెలిసిన మ్యాక్స్వెల్ ఈక్వేషన్లతో ప్రారంభిద్దాం కాబట్టి ఉదాహరణకు మాక్స్వెల్ హెర్ట్జ్ ఫ్యారడే ఆంపియర్ వీటన్నింటినీ చూశారు ఆ టైమ్ లో నిజమైన విలువైన భౌతిక పరిమాణాలలో పని చేసేలా చేసేందుకు ప్రారంభ ప్రయోగాలతో ప్రారంభిస్తాము ఎందుకంటే మీరు ప్రయోగశాలలో కొలిచేది అదే మీరు వోల్టేజ్ను కొలుస్తారు మీరు కరెంట్ను కొలుస్తారు మీరు ల్యాబ్లో కాంప్లెక్స్ పరిమాణాన్ని కొలవరు అది తరువాత ఉన్నది గణిత సంగ్రహణ కాబట్టి మనం ఈ నిజమైన విలువలతో కూడిన భౌతిక పరిమాణాలు స్క్రిప్ట్ E మరియు స్క్రిప్ట్ H వంటి కొద్దిగా భిన్నమైన గుర్తు ద్వారా సూచిస్తున్నాము కాబట్టి ఇవి నిజమైన పరిమాణాలు అని మీకు చెప్పడానికి మరియు మునుపటి ఉపన్యాసం నుండి మీరు చూసినట్లుగా మాక్స్వెల్ ఈక్వేషన్లు ఈ నాలుగు లేకుండా నీలిరంగు ఫాంట్ లోని నిబంధనలు ఉన్నాయి మనందరికీ ఇప్పటికే బ్లాక్ ఫాంట్లోని ప్రతిదీ తెలుసు కాబట్టి ∇ X E మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మార్పు రేటు మరియు అందువలన స్థానభ్రంశం కరెంట్ ఉంది ఇవన్నీ మీకు తెలిసినవే కాబట్టి నీలిరంగు ఫాంట్లు లేకుండా మనం ఈ నాలుగు మొదటి నాలుగు ఈక్వేషన్ లను చూస్తే ఈ ఈక్వేషన్ లో ఒక విధమైన అసమానత ఉంది ఎందుకంటే మనం రేటును చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కర్ల్ అని అర్థం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారే రేటు ఉంది మరియు ఇతర పదం లేదు అయితే రెండో ఈక్వేషన్ ∇ X H ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు కరెంట్కు అనులోమానుపాతంలో మార్పు రేటు ఉంది కాబట్టి దానిలో ఒక విధమైన అసమానత ఉంది మరియు తరువాత కొంత గణిత శక్తిని అందించడానికి ఈ అసమానతను పరిష్కరించడానికి మనం చేసేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ల మధ్య సంబంధాలను సమతుల్యంగా చేయడానికి పరిమాణాలను జోడించడం మరియు ఆ పరిమాణాలు ఏమిటి J ఒక ఎలక్ట్రిక్ ప్రవాహం అయితే M అనేది మ్యాగ్నెటిక్ విద్యార్థి మ్యాగ్నెటిక్ కరెంట్ మరియు e ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ rr మాగ్నెటిక్ ఛార్జ్ ప్రస్తుతానికి ఇవి భౌతిక పరిమాణాలు కాదని చూస్తున్నాము కనీసం మ్యాగ్నెటిక్ ఛార్జ్ కూడా భౌతిక పరిమాణంగా భావించబడదు కానీ మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఉనికిలో ఉండటానికి వాస్తవానికి సిద్ధాంతపరమైన కారణం లేదు కాబట్టి మీలో ఎవరైనా కనుగొంటే నోబెల్ బహుమతి మీ కోసం వేచి ఉంది కాబట్టి మనం చూసే ప్రశ్నలు ఇవి వాస్తవానికి ఒక కాగితం ఉంది మనం అనుకుంటున్నట్లు డిరాక్ ఒక మాగ్నెటిక్ ఛార్జ్ ఉండాలని గణితశాస్త్రం చూపిస్తుంది కానీ మనం దానిని సరిగా కనుగొనలేదు కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీరు దాని గురించి మరింత చదవవచ్చు మాక్స్వెల్ ఈక్వేషన్లతో పాటు ఉపయోగించబడే మరొక ఈక్వేషన్ ఉంది ఇది ఛార్జ్ కోసం ఉన్న కొనసాగింపు సంబంధం కాబట్టి మీరు అనుకుంటున్నారా అక్కడ దిగువన వ్రాసిన ఈ మొదటి నాలుగు ఈక్వేషన్ నుండి స్వతంత్రంగా ఉందని మీరు అనుకుంటున్నారా ఇది డిరైవ్ చేయవచ్చు మనం దాన్ని ఎలా డిరైవ్ చేస్తారు విద్యార్థి రెండవ ఈక్వేషన్ యొక్క డైవర్జెన్స్ ని తీసుకోండి రెండవ ఈక్వేషన్ యొక్క డైవర్జెన్స్ ని తీసుకోండి కాబట్టి మనం ఇక్కడ రెండవ ఈక్వేషన్ యొక్క డైవర్జెన్స్ తీసుకుంటే మనం ∇ ను ఈ మొత్తం ఈక్వేషన్ కు చేస్తే కాబట్టి మనందరికీ తెలుసు అది ∇ ∇ X H ఏదైనా వెక్టార్ H కి ఇది సమానమైన ఐడెంటిటీ అవుతుంది విద్యార్థి 0 కాబట్టి ఎడమ వైపు 0 అవుతుంది మరియు కుడి వైపు కరెంట్ పదం రెండూ ఉన్నాయి మరియు ఇక్కడ ∇ D ను చూడవచ్చు మనం ∇ D ని కూలుంబ్ యొక్క ఈక్వేషన్ ని ఉపయోగించి కి మార్చవచ్చు కాబట్టి ఇది కొనసాగింపు ఈక్వేషన్ ఇది కేవలం సౌలభ్యం కోసం విడిగా వ్రాయబడింది కానీ ఇది మాక్స్వెల్ ఈక్వేషన్లు మరియు వెక్టార్ క్యాల్కులస్ నుండి వచ్చింది కాబట్టి మనం చేసిన వాటిని ఇంటిగ్రల్ గా చెప్పాలంటే మరియు ఈ విధమైన సమరూపత ను అందించడం కోసం మనం ఈ రెండు కొత్త పరిమాణాలను ఇక్కడ ప్రవేశపెట్టాము మనం ఎలక్ట్రిక్ మరియు మ్యాగ్నెటిక్ కరెంట్లను మార్చుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరస్పరం మార్చుకోగలవు మనం మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ కరెంట్ మ్యాగ్నిటిక్ మరియు ఎలక్ట్రిక్ ఛార్జ్ని మార్చుకోవాలి మనం దీనిని నిజ జీవిత సమస్యగా మార్చినప్పుడు మనం భౌతికమైన పరిమాణాల గురించి మాట్లాడటం లేదని నిర్ధారించుకుంటాము కాబట్టి మనం ఒక స్టెప్ చూసుకోవలసిన ఉంది మిగిలిన కోర్సులలో మనం ఈ లక్షణాలను ఎలా ఉపయోగించుకుంటామో అది స్పష్టమవుతుంది కాబట్టి అవి మీ మాక్స్వెల్ యొక్క ఈక్వేషన్లు అవుతాయి మనం వాటిని ఎలా ఉపయోగిస్తున్నామో ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం మనం ఈ కోర్సులో మరింత క్లిష్టమైన గణనలను చేస్తాము కానీ సరళమైన వేవ్ ఉదాహరణను తీసుకుందాం కాబట్టి వాక్యూమ్ మరియు వాక్యూమ్లో మాక్స్వెల్ ఈక్వేషన్లను మనం వ్రాసాము దానికి మూలాలు లేదా ఛార్జీలు లేవు మూలాలు అంటే 0 కాదు మరియు ఛార్జీలు కూడా 0 మరియు కరెంట్ కూడా 0 కాబట్టి రెండు సాధారణ ఈక్వేషన్స్ ఒక ఈక్వేషన్ ఇవ్వడానికి వాటిని ఏదో విధంగా కలవాలనుకుంటున్నాము కాబట్టి ఈ నాలుగు ఈక్వేషన్స్ ఇంతకు ముందు చూశారు D మరియు E B మరియు H మధ్య సంబంధాన్ని తెలియజేసే రెండు అదనపు కాన్సిట్యూటివ్ రిలేషన్స్ ఉన్నాయి దాని వాక్యూమ్ నుండి ఇది చాలా సులభం దీనికి సంబంధించిన O మరియు O కష్టం కాదు కాబట్టి ఇప్పుడు మనం కోరుకుంటున్నట్లైతే ఇక్కడ ఉన్న మొదటి రెండు ఈక్వేషన్ల నుండి మనం వేరియబుల్స్లో ఒకదాన్ని తీసివేస్తాము కాబట్టి రెండు ఈక్వేషన్స్ మరియు రెండు వేరియబుల్స్ ఉన్నట్లు ఉంది మనం ఈ మొదటి రెండు ఈక్వేషన్ లను చూస్తే ఈ ఈక్వేషన్ లోని రెండు వేరియబుల్స్ ఏమిటి విద్యార్థి R మరియు t R మరియు t r మరియు t మనం స్పేస్ మరియు టైమ్ ఏదో ఒక టైం లో ఈక్వేషన్ చెబుతున్నాము కానీ స్పేస్ మరియు టైమ్ లో ఒక నిర్దిష్ట టైమ్ లో మీకు తెలియని 2 వేరియబుల్స్ ఏమిటి E మరియు H లేదా E మరియు B ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది మనకు తెలియదు మరియు మనం లెక్కించాలని అనుకుంటున్నాము కాబట్టి ఇది ఏదైనా CEM ఉదాహరణ యొక్క సాధారణ ఆలోచన మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కొంత ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ బౌండరీ కండిషన్లకు ఇచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మనకు 2 వేరియబుల్స్లో రెండు ఈక్వేషన్లు ఉన్నాయి కాబట్టి సూత్రప్రాయంగా మనం వాటిని సరిగ్గా పరిష్కరించగలము కాబట్టి మనం ఏమి చేయాలి మనం వెక్టార్ క్యాల్కులస్ నుండి కొన్ని లక్షణాలను ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ ఉన్న మొదటి ఈక్వేషన్ యొక్క కర్ల్ని చెప్పుకుందాం కాబట్టి ∇ X ∇ X E వెక్టార్ కాల్కులస్ నుండి మీకు తెలిసిన మంచి సంబంధం ఇప్పుడు ఉంది విద్యార్థి ∇∇ E ∇2E సరిపోతుంది అది మనకు లభించేది అవుతుంది ఇప్పుడు ఈ రెండు పదాలు సరళీకృతం చేయబడిన ఏదైనా ఒక పదం ఉందా విద్యార్థి మొదటిది మొదటి పదం సరళీకృతం చేయబడింది కూలుంబ్ యొక్క చట్టాన్ని ఉపయోగించడం వలన ∇ D ఇక్కడ ∇ D మరియు D అనేది E కి కేవలం ఒక స్థిరాంకం తో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ∇ E ఉండబోతోందా విద్యార్థి 0 0 కాబట్టి ఈ మొత్తం పదం 0 కాబట్టి మనం ఈ మొదటి పదాన్ని తగ్గించాము కాబట్టి ఎడమ చేతి ∇2E అయ్యింది ఇది స్కేలార్ లేదా వెక్టార్ అనేది ఎడమ వైపు ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ స్కేలార్ లేదా వెక్టార్ విద్యార్థి స్కేలార్ ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ స్కేలార్ లేదా వెక్టార్ కాబట్టి వెక్టార్ స్కేలార్తో సమానంగా ఎలా ఉంటుంది కాబట్టి ఎడమ చేతి వైపున స్పష్టంగా ఇది ఒక వెక్టార్ కుడి చేతి వైపు అందువలన ఒక వెక్టార్ ఎందుకంటే దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాము అనేది వాస్తవానికి ∇2EXXEYYEZZ ఉంటుంది కాబట్టి ∇2 ఈ ఒక్కొక్కటిగా ఉంది మరియు మనకు వెక్టార్ ఇస్తుంది ∇2 స్కేలార్పై పనిచేయగలదు అది వెక్టార్పై పనిచేయగలదు కానీ ప్రస్తుతం వెక్టార్పై ఉంటుంది కాబట్టి అవుట్పుట్ వెక్టార్గా ఉంటుంది కాబట్టి పాఠశాలలో మీరు డైమెన్షనల్ అనాలసిస్ మాదిరిగా చేయాలి మీరు చేయవలసిన ఒక సాధారణ తనిఖీ అది కాబట్టి ఇక్కడ కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి మీకు ఎడమ చేతి వైపు వెక్టార్ కూడా ఉంది మనం కుడివైపు కుడివైపు సరళీకృతం చేయాలి కాబట్టి మనం కుడి వైపున కర్ల్ తీసుకోబోతున్నాము కాబట్టి మనం ∇∇t కలిగి ఉంటాము డెల్ క్రాస్ ఆపరేటర్ స్పేస్ లో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి మనం దానిని టైమ్ డెరివేటివ్గా తీసుకోవచ్చు కాబట్టి మనం ∇ X B ని పొందబోతున్నాము ఆపై మనం ఏమి చేయాలి మనం మరింత సరళీకృతం చేయడం ఎలా మనకు ∇ X B ఏమిటో చెప్పే సంబంధం మనకు చెప్పే సంబంధం ∇ X H ఉందా అవును B మరియు H ల మధ్య సంబంధం ఉందా కాబట్టి ∇ X B అవుతుంది అది మనం దీన్ని ఇక్కడ ఉపయోగించగలిగే విధంగా మనం BO H ను వ్రాయగలము కాబట్టి ఇది O ∂H∂tఅవుతుంది ఇప్పుడు ∇ X H మనకు తెలుసు ∇ X H ఇక్కడ ఈ ఈక్వేషన్ కి సంబంధించినది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ OO అవుతుంది ఇంకా ఏమి కాబట్టి రెండవ ఈక్వేషన్ నుండి ఒక డెరివేటివ్ వస్తుంది కాబట్టి ఇది d2dt2 అవుతుంది మనకు ఏమి మిగులుతుంది మనం ∇ X H ను ∂D∂t తో ప్రతిక్షేపిస్తే మరియు D తద్వారా ఇక్కడ O వచ్చింది మనకు ఇక్కడ ఏమి మిగులుతుంది విద్యార్థి E E సరిగ్గా కాబట్టి మనకు లభించినది ఇది కుడి చేతి వైపు కాబట్టి కాబట్టి ఇది ఇక్కడ ఎడమ చేతితో సమానంగా ఉంటుంది ఆపై ∇² E కాబట్టి మనం దీనిని సుపరిచితమైన సరళమైన రూపంలో వ్రాస్తాము ఈ వైపు తీసుకుందాం మనం ఒక డైమెన్షనల్ ఉదాహరణ తీసుకుందాం అంటే భౌతికశాస్త్రం ఒక డైమెన్షన్ మాత్రమే మారుతుంది మనం పరిమాణాన్ని x గా తీసుకుందాం కాబట్టి ఆ సందర్భంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొదలైనవి కేవలం x యొక్క ఫంక్షన్ కాబట్టి ఈ ∇2 ఆపరేటర్ ∂2∂t2 x మాత్రమే అవుతుంది పాక్షిక డెరివేటివ్ కి సంబంధించిన కాబట్టి మనం ఇప్పటివరకు పొందిన దాన్ని సరళీకృతం చేస్తే మనం∂2∂tx 1c2∂2∂t2 పొందుతాము మరియు మీలో చాలా మందికి వేవ్ ఈక్వేషన్ ని తెలుసుకోవచ్చు ఇప్పుడు దానిని వేవ్ విద్యార్థి ఇది ప్లేన్ వేవ్ ని వివరిస్తుంది ఇది ప్లేన్ వేవ్ ని వివరిస్తుంది మనం ఈ ఈక్వేషన్ కి పరిష్కారం ఏమిటో చూడవచ్చు కాబట్టి ఉదాహరణకు మనం ఈ కాస్ లాంటిది తీసుకుంటే మనం ఏమి వ్రాస్తాము విద్యార్థి Kx మైనస్ Kx oa అది సరైనది కాదు కాబట్టి మనం ఒక డెరివేటివ్ తీసుకున్నప్పుడు x లో రెండు డెరివేటివ్లు మనం ఏమి పొందుతాము మనం cosని తిరిగి పొందుతాము మరియు కొన్ని స్థిరాంకాలు వస్తాయి కాబట్టి మనం k² ఎడమ వైపున పొందుతాము కుడి వైపున మనం ఏమి పొందుతాము మనం E ని ఇక్కడ తిరిగి పొందుతాము కుడి వైపు మనం టైమ్ కి సంబంధించి రెండు డెరివేటివ్ లను తీసుకుంటాము cos sin అవుతుంది cos అవుతుంది మనం cos ని తిరిగి పొందుతాము కాబట్టి ఇది ² c2 తిరిగి E అవుతుంది కాబట్టి k c అయితే దీనికి పరిష్కారం మరియు ఇది ఖచ్చితంగా ప్రయాణించే వేవ్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి ఈ డెరివేటివ్ స్పష్టంగా ఉందా కాబట్టి మనం చాలా సరళమైన విషయాలను ఉపయోగించాము మనం మాక్స్వెల్ ఈక్వేషన్లను ఉపయోగిస్తాము మరియు వాటిలో నాలుగు ఉపయోగించబడ్డాయి మనం వాటిలో ఒకదాన్ని కూడా వదల్లేదు మనం ∇ D0 ఉపయోగించి D మరియు E ల మధ్య సంబంధాన్ని మనం ∇ B0 ఉపయోగించి B మరియు ల మధ్య సంబంధాలు తెలుస్తాయి కాబట్టి ఈ సంబంధాలన్నీ కొన్ని సాధారణ వెక్టార్ కాల్కులస్ ఐడెంటిటీ తో పాటుగా ఉపయోగించబడ్డాయి కాబట్టి ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషన్లు బౌండరీ కండీషన్స్ వెక్టార్ క్యాల్కులస్ని ఉపయోగించి మీరు ప్రతిదీ లెక్కించగల CEM కథ అని మీరు కనుగొంటారు కాబట్టి ఇది ఈ రకమైన డెరివేటివ్ మొదట అర్థం చేసుకున్నప్పుడు చాలా పెద్ద విషయం ఎందుకంటే మీరు ఈ మునుపటి ఉపన్యాసంలో పేర్కొన్న మాక్స్వెల్ ఈక్వేషన్లు రెసిస్టర్లు కెపాసిటర్లు ఇండక్టెన్స్ కరెంట్లతో వ్యవహరించి ల్యాబ్లో ఉద్భవించాయి ఈ ఈక్వేషన్లు ఎలా ఉద్భవించాయో మరియు ఏదో విధంగా మీరు దాని నుండి ఒక వేవ్ ఈక్వేషన్ నుండి బయటపడగలుగుతారు ఇది సూర్యుడి నుండి కాంతి ఎలా ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గా ఎలా వస్తుందో మీకు వివరిస్తుంది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఫీల్డ్ మరియు ఆప్టిక్స్ మధ్య ఈ కనెక్షన్ నిజంగా మ్యాక్స్వెల్ ద్వారా సాధ్యమైంది ఈ డిస్ప్లేస్మెంట్ అనే పదం ఇక్కడ లేనట్లయితే ఇది పని చేయకపోవచ్చు టైమ్కి సంబంధించి మనం రెండవ డెరివేటివ్ పొందలేకపోయాము ఇది సరిగ్గా జరగలేదు కాబట్టి ఇవన్నీ చాలా చక్కగా కలిసి వచ్చాయి మనం ముందుకు వెళ్లే ముందు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా చాలా సరళంగా మీలో చాలామంది బహుశా ఈ వేవ్ ఈక్వేషన్ డెరివేటివ్ ముందు చూసాము కాబట్టి ఇదంతా బాగానే ఉంది మాక్స్వెల్ మరియు కంపెనీ దీనిని వాస్తవమైన భౌతిక పరిమాణాల పరంగా వ్రాసారు ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా ఫేజర్లను ఇష్టపడతాము మరియు మనం ఫేజర్లను ఎందుకు ఇష్టపడతాము మళ్ళీ ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్ల యొక్క సాధారణ ఆస్తి మీకు నొప్పి నచ్చదు కాబట్టి మనం గణితాన్ని సులభతరం చేయాలనుకుంటున్నాము కాబట్టి ఫేజర్లను ఉపయోగించడం వలన గణితపరమైన సమస్యను తగ్గించడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి మనం ఏమి చేస్తున్నామంటే ఇక్కడ భౌతిక పరిమాణాన్ని తీసుకుని ఫేజర్స్ పరంగా వ్రాస్తాము కాబట్టి ఇప్పుడు ఫేజర్ అంటే ఏమిటి ఇది కాంప్లెక్స్ వెక్టార్ కనుక ఇది కాంప్లెక్స్ మరియు మనం ఫేజర్ అయిన e jt ను పెట్టాము మరియు దీనిని స్పష్టంగా కాంప్లెక్స్ పరిమాణంలో ఉండబోతున్నాయి మరియు మనం ల్యాబ్లో నిజమైన పరిమాణాలతో మాత్రమే వ్యవహరించాలని కుంటున్నాము కాబట్టి వాస్తవ భాగాన్ని తీసుకోవడం ద్వారా మనం దానికి సంబంధించి కలిగి ఉన్నాము అదే మనం చేస్తాము దీన్ని పరిచయం చేయడం ద్వారా మనం టైమ్ మరియు స్పేస్ యొక్క పాత్రను కూడా వేరు చేస్తున్నాము మనం దానిని రెండు వేర్వేరు వేరియబుల్స్గా చేసాము మరియు మాక్స్వెల్ ఈక్వేషన్లతో మనకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే మాక్స్వెల్ ఈక్వేషన్లు సరళంగా ఉంటాయి కాబట్టి అన్ని టైమ్ డెరివేటివ్ లో ఏమి జరుగుతుంది ఎక్కడ చూసినా ddt ఈ j బయటకు వస్తుంది మరియు టైమ్ డెరివేటివ్ పోయింది కాబట్టి ఇక్కడ మన నాలుగు ఈక్వేషన్ కి అదే జరుగుతుంది మనం అర్థం చేసుకోనందున ఇకపై కొనసాగింపు ఈక్వేషన్ రావడం లేదు మనం మ్యాగ్నిటిక్ కరెంట్ మరియు మ్యాగ్నిటిక్ ఛార్జ్ని నిలుపుకున్నాము అవి భౌతిక పరిమాణాలు కావు అవి గణిత సౌలభ్యం కోసం పరిచయం చేయబడ్డాయి కాబట్టి ల్యాబ్లో చెల్లుబాటు అయ్యే ఈక్వేషన్లు ఏమిటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు నీలిరంగు పదాలను చూపించండి మీరు వివిధ విభాగాల నుండి పుస్తకాలు చదివినప్పుడు మీకు గ్రహించే మరొక విషయం చెప్తున్నాను మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి ఒక పుస్తకాన్ని చదువుతుంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సాధారణంగా e jt ను ఉపయోగిస్తారు మీరు ఒక పుస్తకాన్ని చదివితే ఆప్టిక్స్ కమ్యూనిటీ యొక్క భౌతిక శాస్త్రం గురించి చెప్పండి వారు e jt ఉపయోగించడానికి ఇష్టపడతారు కాబట్టి మీరు ఏ పుస్తకాన్ని ఎంచుకున్నా మీరు ప్రారంభానికి వెళ్లి వారు ఉపయోగించిన టైమ్ కన్వెన్షన్ ఏమిటో చూడండి రెండూ సరైనవే కానీ మీరు గందరగోళానికి గురైనట్లయితే మీ సమాధానాలన్నీ తప్పుగా వస్తాయి ఎందుకంటే మైనస్ సైన్ ప్రతిచోటా ఉంటుంది ఎందుకంటే సాధారణ వ్యత్యాసం కారణంగా అలా వస్తుంది వాస్తవానికి మరొక వ్యత్యాసం భౌతిక శాస్త్రవేత్తలు j ని ఉపయోగించరు వారు i ని ఉపయోగిస్తారు అది ఊహాత్మక స్థిరాంకం కోసం మరొక విషయం కాబట్టి అవి ఫేజర్ సంబంధాలు అవుతాయి కాబట్టి మనం ఈ సమస్యను పరిష్కరించిన తర్వాత మనం పని చేసే ఈక్వేషన్స్ ఇవి ఒకవేళ ఎవరైనా చెబితే అప్పుడు మీరు చేయాల్సిందల్లా ల్యాబ్ పరిమాణాన్ని ఇవ్వండి మీరు ఈ ఈక్వేషన్స్ పరిష్కరించాలి మీరు దాని నుండి E మరియు H పొందుతారు మీరు ఏమి చేయాలి లేదు మీరు దీనికి పరిష్కరించారు ఇప్పుడు మీరు E మరియు H ఒక గణన ఫలితంగా బయటకు వచ్చాయి మరియు ఎవరైనా ఇప్పుడు ల్యాబ్లోని వాస్తవ పరిమాణాన్ని చెప్పండి ల్యాబ్లోని భౌతిక ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు ఏమి చేస్తారు విద్యార్థి ρ మరియు తరువాత అది సరే ρ మరియు ఉపయోగం అయిపోయింది మనం ఇప్పటికే E మరియు H లు పరిష్కరించడానికి వాటిని ఉపయోగించాము ఇప్పుడు మనం ఏమి చేయాలి ఆమె చెప్పింది నిజ భాగం తీసుకోండి ఇది ఒక సాధారణ తప్పు అది ఇప్పుడు సరిపోదు మీరు ఇంకా ఏమి చేయగలరు విద్యార్థి మీకు r వచ్చింది మనం e jt ద్వారా గుణించాలి మీరు Er యొక్క నిజమైన భాగాన్ని తీసుకుంటే మీకు టైమ్ మార్పులేని పరిమాణం లభిస్తుంది మనకు అది అక్కరలేదు కాబట్టి e jt ను గుర్తుంచుకోండి మరియు అది మీకు పూర్తి టైమ్ డిపెండెంట్ ను ఇస్తుంది కాబట్టి అవి మాక్స్వెల్ ఈక్వేషన్ల యొక్క ఫేజర్ రూపాలు తదుపరి విషయం ఏమిటంటే మనం D మరియు E B మరియు H మరియు కరెంట్లను ఉపయోగించి ఎలా సంబంధం కలిగి ఉంటాము కాబట్టి కాన్స్టిట్యూటివ్ సంబంధాలు అని పిలవబడే వాటిని మనం ఇక్కడ రాస్తున్నాము కాబట్టి D మరియు E ల మధ్య సంబంధం ఎప్సిలాన్ పర్మిటివిటీ పరంగా B మరియు H ల మధ్య సంబంధం పారగమ్యత మరియు ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారో ఎవరికైనా తెలుసా విద్యార్థి ఓమ్ చట్టం ఇది ప్రసిద్ధమైన ఓమ్ చట్టం ఇప్పుడు మనం మాట్లాడిన ఫీల్డ్లు వాస్తవంగా చిత్రంలో ఎక్కడ నుంచి వస్తాయో అది ఒక గ్లాస్ లేదా కలప లేదా ఫ్రీ స్పేస్ కాబట్టి ఇవి అవి మరియు ఇవి ఇక్కడే మీడియం ప్రాపర్టీలు వస్తాయి మనం భౌతిక లక్షణాల యొక్క చాలా సరళీకృత వెర్షన్ వ్రాశాము వాస్తవానికి ఈ ఈక్వేషన్ లను మనం తప్పుగా వ్రాసాము మరియు ఈ కోర్సులో మరింత ముందుకు వెళ్ళినప్పుడు మనం వాటిని సరిచేస్తాము ఉదాహరణకు ఇది ఒక సాధారణ స్థిరాంకం గా కనిపిస్తుంది వాస్తవానికి ఇది ఐసోట్రోపిక్ మీడియాకు టెన్సర్ కావచ్చు ఆప్టిక్స్లోని లెన్స్లలో మీరందరూ ఒక దిశలో విభిన్నంగా ప్రయాణించే మార్గం ఉంది ఆపై ఈ ఎప్సిలాన్ ను టెన్సర్ గా లేదా ని టెన్సర్గా చేయడం ద్వారా సంగ్రహించబడింది ఈ ఈక్వేషన్ తో మరింత సమస్యలు ఉన్నాయి మరియు మనం వాటికి చేసినప్పుడు ఎత్తి చూపుతాము కాబట్టి ఇది మనం సమీకరించే ప్రధాన ఈక్వేషన్స్ అవుతాయి